ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ దీపా వెంకటేష్ మనతో కలవడం మా అదృష్టం ప్రొఫెసర్ దీపా వెంకటేష్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మద్రాసు ఐఐటి లో ఆమె ఇక్కడ 7 సంవత్సరాలుగా ఈ విభాగంలో ఉన్నారు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ 7 సంవత్సరాలుగా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు దీనికి ముందు ఆమె ముంబైలో సుమారు 8 సంవత్సరాలు అధ్యాపకులుగా ఉన్నారు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ ముంబై విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ముంబై విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ దీపా వెంకటేష్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఆమె అక్కడే ఉన్నారు కాబట్టి అధ్యాపకుడిగా సుమారు 15 సంవత్సరాలు ఉన్నారు అధ్యాపకుడిగా చాలా అనుభవం ఉంది 6 మరియు ఆమె ఫోటోనిక్స్ నాన్ లీనియర్ ఆప్టిక్స్ ఫైబర్ లేజర్స్ మరియు ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెసింగ్పై పనిచేసారు కాబట్టి విస్తృతమైన రంగాలు మరియు ఇది మన కమ్యూనికేషన్ ప్రక్రియల కోసం మనము తరచూ సంభాషించే సాంకేతికతలు కాబట్టి ఆమె మాతో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో సంబంధం ఉన్న పరిశోధన యొక్క అంశాల గురించి మనకు ఒక ఆలోచన వస్తుంది కాబట్టి దీపా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాని ఇది చాలా కాలం నుండి ఇంజనీరింగ్ రంగం లో ఉంది ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి పీహెచ్డీ లేదా ఎంఎస్ విద్యార్థికి ఇంకా ఎదురయ్యే పరిశోధన రంగాలు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సాంప్రదాయ పరిశోధన రంగాలు మీకు తెలుసని భావిస్తారు అక్కడ వారు సూచించగలిగే మరియు కలిగి ఉన్న సాహిత్యం చాలా ఉంది మీ చుట్టూ ఉంది ఎందుకంటే నాకు 10 15 సంవత్సరాలు తెలియదు 20 30 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండవచ్చు కానీ ప్రజలు పని చేయాల్సిన పనిని ఇప్పటికీ పరిగణిస్తారు మరియు పని చేయడానికి అక్కడ అవకాశం ఉంది ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి ప్రతాప్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విషయానికొస్తే ఇది చాలా ఇంటర్ డిసిప్లినరీ శాఖ కాబట్టి మీరు సరిగ్గా చెప్పారు చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి సాంప్రదాయకంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ తో చేయవలసి ఉంది మీకు హై వోల్టేజ్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తెలుసు ఎందుకంటే ఇది మా విభాగంలో ఉంది ఇవి రెండూ కలిసి ఉన్నాయి ఇది యంత్రాల శక్తి ఎలక్ట్రానిక్స్ VLSI రకమైన పని మరియు ఆ రంగాలో పరిశోధనలు కొనసాగుతున్నాయి కాబట్టి ఉదాహరణకు నేటి సందర్భంలో మీకు చాలా సౌర వస్తువులు వస్తున్నాయి మరియు మీకు స్థానిక విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది కాబట్టి ప్రతి వినియోగదారుడు ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిదారుడు కాబట్టి పవర్ గ్రిడ్ చాలా సాంప్రదాయ రంగం ఇప్పుడు మీరు ఆ సాంప్రదాయ ప్రాంతాల నుండి తీసుకోవలసిన ఇన్పుట్లను కలిగి ఉన్నారు ఇంతకు ముందు ఇది చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఇది వ్యవస్థలోకి పవర్ ను ఇచ్చేది ఇప్పుడు మీకు చిన్న వినియోగదారులు అక్కడ కూర్చుని ఫీడ్ చేస్తారు ఆ రంగం నుండి చాలా ఇన్పుట్లు రావచ్చని అనుకుంటున్నాను అదేవిధంగా VLSI మైక్రో ఎలెక్ట్రానిక్ ఇదంతా ఇప్పటికే ఉన్న సంప్రదాయ రంగం మీరు అక్కడ నుండి ప్రారంభించి ఆపై మీరు పెరగడం ప్రారంభిస్తారు ఫోటోనిక్స్ కోసం అదే ఫోటోనిక్స్ అనేది మేము పిలిచినట్లుగా ఎలక్ట్రానిక్స్ యొక్క కౌంటర్ భాగం ఎలక్ట్రానిక్స్లోని విషయాలు మీరు ఎలక్ట్రాన్లను మరియు ఫోటోనిక్లను నియంత్రిస్తాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఫోటాన్లు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి సాంప్రదాయకంగా ఇది ఆప్టిక్స్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సాంప్రదాయకంగా మీరు దీనిని ఆప్టిక్స్ అని పిలిచారు ఆపై మీరు ఆప్టిక్స్ సూత్రాల నుండి ప్రారంభించండి మరియు అది ఇంజనీరింగ్ దృక్పథానికి ఎలా వర్తిస్తుందో మీరు చూస్తారు కాబట్టి అవును సాంప్రదాయకంగా విభిన్న సున్నితమైన రంగాలు ఉన్నాయి మీరు ఉదాహరణగా కమ్యూనికేషన్ తీసుకుంటే సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది చాలా చాలా లోతైన లేదా చాలా ప్రాధమిక విషయాలలో ఒకటి ఇది బహుళ విభిన్న ప్రాంతాలలో వర్తించబడుతుంది ఇది స్పీచ్ ప్రాసెసింగ్ కావచ్చు ఇది ఇమేజ్ ప్రాసెసింగ్ కావచ్చు ఇది ఆప్టికల్ కమ్యూనికేషన్ కోసం ప్రాసెసింగ్ కావచ్చు ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం ప్రాసెసింగ్ కావచ్చు కాబట్టి ఇవి సాంప్రదాయ రంగాలు ఖచ్చితంగా ఈ రోజు నాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వారికి బలమైన పట్టు ఉంది కానీ పరిశోధనకు సంబంధించినంతవరకు అది మారుతుందని మేము చూస్తామని మీకు తెలుసు కాబట్టి భౌతికశాస్త్రం లేదా కెమిస్ట్రీ వంటి అర్థంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు దానిని ఒక నిర్దిష్ట రంగం గా పిలవడం లేదు అనుసరిస్తున్న ఒక వెంబడించిన అంశంగా పిలవడం కాదు మరియు మీరు దీనిపై విస్తరిస్తూనే ఉంటారు ఇది చాలా బహుళ విభాగంగా ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి ఎవరో చెప్పారు మీకు గణితం బాగా తెలిస్తే మరియు మీకు భౌతికశాస్త్రం తెలిస్తే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయడానికి చాలా బాగా సన్నద్ధత ఉంది అని ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ మరియు మీరు ఆ గణితం మరియు భౌతిక శాస్త్రాన్ని ఎక్కడ పొందుతారు మీరు ప్రాథమిక సిద్ధాంతాన్ని పొందాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ప్రాథమిక సిద్ధాంతం ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ శభాష్ కాబట్టి ఇప్పుడు అదే విధంగా కాబట్టి వివిధ ఇంజనీరింగ్ విభాగాల మాదిరిగా మీకు తెలుసు సమయం గడిచేకొద్దీ మీకు సాధారణంగా కొత్త రంగాలు వస్తాయి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ తప్పకుండా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా ఎక్కువ విషయాలు వచ్చాయి గత 5 10 సంవత్సరాలలో ప్రజలు చాలా దృష్టి సారించారు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ ఖచ్చితంగా మీరు చూసే ఒక విషయం మేము మాట్లాడుతున్న సౌర శక్తి సరియైనది కాబట్టి ఇప్పుడు మీరు ఈ పంపిణీ గ్రిడ్ను ఎలా చేస్తారు మీరు స్మార్ట్ గ్రిడ్ ఎలా చేస్తారు డిస్ట్రీబుటెడ్ జనరేషన్ ఎలా చేస్తారు పవర్ ఎలక్ట్రానిక్స్ విషయంలో గ్రిడ్లోకి ఎలా ఫీడ్ చేయాలి కాబట్టి సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకు 5 విభాగాలు ఉన్నాయి ఇవి వర్గీకరించబడిన ప్రధాన విభాగాలు అని నేను మీకు చెప్తాను ఒకటి కమ్యూనికేషన్స్ సంబంధిత రంగం అంటే వైర్లెస్ కమ్యూనికేషన్స్తో ఆ యాంటెన్నాలను తయారు చేయడానికి వైర్లెస్ సిస్టమ్లను తయారు చేయడానికి హార్డ్వేర్ కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ మరియు గణితాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు మీరు ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్కు సిగ్నల్ పంపడానికి ప్రయత్నిస్తుంటే డేటా రేట్లు పెరగాలి కాబట్టి మీరు మీ ఛానెల్ని బాగా మోడల్ చేయాలి మీరు మీ సిగ్నల్ కి అనుకూలంగా నియంత్రణ అవసరం మీరు ఫీడ్బ్యాక్ అనుకూలంగా ఇవ్వాలి ఇది చాలా గణితం ప్రాబబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆ రంగాల్లో అధిక ప్రవాహం అధిక సామర్థ్యం గల గణితం మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ ఆ ప్రాంతంలో ఉండాలి దీనిని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని పిలుస్తాము వీటిలో ఒకటి మా ఐఐటి సెటప్ కానీ ఇది ప్రాథమికంగా కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు సంబంధిత రంగాలు రెండవ రంగం పవర్ సిస్టమ్స్ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా పంపిణీ చేయబడిన పవర్ దృష్టాంతం ఒక విషయం పవర్ నాణ్యత పవర్ మీకు తెలిసిన వ్యవస్థను మీరు పంపిణీ చేసినప్పుడు ప్రతి వినియోగదారుడు వ్యవస్థలోకి పవర్ ని ఇవ్వడం ప్రారంభిస్తాడు ఇప్పుడు ఎలక్ట్రికల్ TNEB ఉదాహరణకు పవర్ యొక్క నాణ్యతను ఎలా నిర్ధారిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి ఇప్పుడు దానికి సాఫ్ట్వేర్ విధానం ఉంది దానికి హార్డ్వేర్ విధానం ఉంది కాబట్టి అవి ఆ రంగాలో పురోగతి ఉదాహరణకు పునరుత్పాదక పవర్ లో అదే మార్గం విండ్ సోలార్ ను మీరు దానిని గ్రిడ్కు ఎలా విలీనం చేస్తారు అనేది సమస్య మరియు మీలో చాలా మందికి సోలార్ డిసి ప్రాజెక్ట్ తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ డైరెక్ట్ ప్రొఫెసర్ దీపా వెంకటేష్ మీకు తెలుసు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ డైరెక్ట్ డిసి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ నేరుగా డిసి వినియోగం ఎక్కడ మీ లైట్లను ఎలా తయారు చేస్తారు లైట్లు వాస్తవానికి LED లు DC తో పనిచేస్తాయి మీరు మీ ఫాన్ లను మీ రిఫ్రిజిరేటర్ ను ఎలా చేస్తారు ప్రతిదీ DC లోనే కాబట్టి మీరు AC DC మార్పిడిని నివారించలేరు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ మరియు ఇది సామాజికంగా చాలా సంబంధిత ప్రాజెక్ట్ కాబట్టి ఆ రంగాలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అవి విద్యుత్ వ్యవస్థలు పవర్ ఎలక్ట్రానిక్స్ యంత్రాలతో ఆ రంగం లోని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వేర్వేరు వినియోగదారులకు వేర్వేరు అవసరాలు ఉంటాయి ఉదాహరణకు మీరు మీ ఉపగ్రహానికి శక్తినిస్తున్నారు చిన్న వోల్టేజ్ అవసరం కానీ అధిక కరెంట్ అనువర్తనం కాబట్టి మీరు ఆ DC DC మార్పిడులను ఎలా చేస్తారు మీరు గ్రిడ్ నుండి శక్తిని తీసుకోవచ్చు లేదా మీరు సూర్యుని నుండి శక్తిని తీసుకోవచ్చు కానీ ఒక DC నుంచి మరొక DC కి వేర్వేరు అవసరాలకు మీరు దాన్ని ఎలా చేస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ రోబోటిక్స్ మీరు ఇంజనీరింగ్ లో ఎంచుకునే ఏ రంగం అయినా మీకు ఆ DC DC కన్వర్టర్ అవసరం కాబట్టి ఇది మరొక చాలా ముఖ్యమైన రంగం నిర్దిష్ట DC DC కన్వర్టర్ అనువర్తనం నమూనాలు మీకు తెలుసు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క మూడవ ప్రధాన రంగం మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు VLSI మైక్రో ఎలక్ట్రానిక్స్ నేను మీకు చెప్పనవసరం లేదు గ్రాన్యులారిటీ తగ్గుతోంది మీరు మరింత స్లాగ్ను అనుసరిస్తున్నారు మీరు నానోమీటర్ నుండి సబ్ నానోమీటర్ రకమైన పరికర కొలతలకు వెళుతున్నారు కాబట్టి దాని కోసం ఫాబ్రికేషన్ టెక్నాలజీతో పాటు మీకు అన్ని అనుబంధ గణితాలు ఉన్నాయి మరియు మీకు అన్ని అనుబంధ భౌతిక శాస్త్రాలు ఉన్నాయి అక్కడకు వచ్చే ఇతర ముఖ్యమైన రంగం మైక్రోఎలక్ట్రానిక్ మరియు మైక్రో ఎలెక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ అని మేము పిలిచే MEMS మీకు తెలుసు ఇప్పుడు అది నానో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్లుగా పరిణామం చెందింది ఇక్కడ పరికర కొలతలు చాలా చిన్నవి మరియు మీరు కొన్ని పరికరాలను నియంత్రించగలరు లేదా మార్చగలరు ప్లాస్మోనిక్స్ మరొక కొత్త రంగం ఇక్కడ మెటల్ ఇంటర్ఫేస్లు కాంతి యొక్క కొన్ని లక్షణాలను పెంచుతాయి మరియు అది మరొక రంగం సిలికాన్ ఫోటోనిక్స్ మరొక రంగం ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు మీ మదర్ బోర్డు లో ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను మీరు కలిగి ఉంటారు కాబట్టి కంప్యూటర్ మదర్ బోర్డ్లో ఈ రోజు ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే మీ CPU నుండి మీ మెమరీకి ఎంత వేగంగా బదిలీ చేయవచ్చు ఇప్పుడు మీరు ఆప్టిక్స్లో ప్రతిదీ చేయగలిగితే మీ బదిలీ ఆప్టిక్స్లో జరిగితే మీ ప్రాసెసింగ్ ఆప్టిక్స్లో జరుగుతుంది ఇది ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యొక్క మొత్తం రంగం మీరు ఎలక్ట్రానిక్ డొమైన్లోకి వెళ్లవలసిన అవసరం లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ వేగవంతమైనదిగా మీరు ఆ వేగంతో చేయవచ్చు సరియైనది బయో మెడికల్ పరికరాల చుట్టూ చాలా అభివృద్ధి జరుగుతోంది శస్త్రచికిత్సను సమర్థవంతంగా చేయడానికి లేదా వైద్యులకు మరియు అలాంటి వాటిని అభ్యసించడానికి మీరు సిమ్యులేటర్లను ఎలా తయారు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అవును ఈ ప్రాంతాలన్నీ ఒక పరికరం నియంత్రించాయి మరియు ఇక్కడే మేము బయో మెడికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడాము అప్పుడు మేము ఫోటోనిక్స్ గురించి మాట్లాడాము ఇక్కడ ఇతర స్మార్ట్ సిటీ దృష్టాంతంలో ప్రజలు మాట్లాడుతున్నారు వీలైనన్ని ఎక్కువ సెన్సార్లను ఉంచడం మరియు సెన్సార్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడం గురించి మళ్ళీ ఇది పూర్తిగా ఇంటర్డిసిప్లినరీ ఇది ఫోటోనిక్స్ లేదా వైర్లెస్ కమ్యూనికేషన్ అని మీరు వర్గీకరించలేరు ఎందుకంటే దానిలోని అన్ని అంశాలు ఇక్కడ కు వస్తున్నాయి కాబట్టి మీకు తెలిసిన బహుళ సెన్సార్లను ఉంచాలనుకుంటున్న స్మార్ట్ సిటీలు వాటిలో కొన్ని ఎలక్ట్రానిక్ సెన్సార్లు కావచ్చు వాటిలో కొన్ని ఫోటనిక్ సెన్సార్లు కావచ్చు అవన్నీ మీకు వైర్లెస్ కమ్యూనికేషన్ లింక్ను ఉపయోగిస్తారు 1 కేంద్ర కార్యాలయానికి సమాచారాన్ని రిలే చేయడం మీకు తెలుసు అప్పుడు మీకు తగిన ప్రక్రియ అవసరం కాబట్టి ఇవన్నీ సేంద్రీయ ఎలక్ట్రానిక్స్ క్రిందకి వస్తున్నాయి ఇక్కడ సౌకర్యవంతమైన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరే మీరు శామ్సంగ్ నుండి ప్రకటనలు చూసారు లేదా అనువైన టీవీని తయారుచేసేవారు మీ సెల్ ఫోన్లు అనువైనవి మీరు దాన్ని మడిచి మీ జేబులో పెట్టుకోవచ్చు ప్రశ్న ఏమిటంటే మీరు ఎంత సమర్థవంతంగా అభివృద్ధి చేయగలరు ఈ పరికరాలు ఎంత వేగంగా స్పందిస్తాయి నేను వాడి పడేయ గల స్క్రీన్ను ఉపయోగించవచ్చా కాబట్టి ఇది పూర్తి రంగాన్ని కలిగి ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఇప్పుడు మనం విద్యార్థి పరంగా చూస్తే వ్యక్తులు వస్తుంటారు వాస్తవానికి దాదాపు ప్రతి కాలేజీలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి ఎందుకంటే అది మీకు తెలిసినధే సాంప్రదాయ ఇంజనీరింగ్ రంగాలు మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలు దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ఉన్నాయి వారు మాస్టర్స్ లేదా పీహెచ్డీ ప్రోగ్రామ్ కోసం వచ్చినప్పుడు నా ఉద్దేశ్యం ఇంకా ఖచ్చితంగా ఉందా వారు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు ఉన్నాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే మేము కోర్సు ఆధారిత పని నుండి పరిశోధన ఆధారిత పనికి వెళ్తున్నాము అది కొన్ని సవాళ్లను అందిస్తుంది ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోసం ప్రత్యేకంగా విద్యార్ధి సమాజంలో మీరు చూసే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నత స్థాయికి వస్తున్న వారు తయారీ పరంగా వారు మీకు తెలిసిన కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారని మీరు చూశారా వారు అధిగమించవలసిన సమస్యలను ఇప్పుడు వారు ఇక్కడ కొన్ని యంత్రాంగాలను కలిగి ఉంటారు మరియు అలా అయితే ఏమి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి ఇది మీకు తెలిసిన చాలా చాలా సందర్భోచితమైన విషయం ఇది అధ్యాపక బృందంలో మా పరిశోధనా బృందంలో చర్చించుకుంటూ నే ఉన్నాము మరియు మేము ఎప్పుడూ కనుగొన్నది వారి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం చివరిలో వారు బహుశా గేట్ పరీక్ష రాయడం లేదా మీకు తెలుసా మా సిస్టమ్లోకి రావడానికి కొన్ని అర్హత పరీక్షలను వ్రాస్తుంటారు పరీక్షా వ్యవస్థలు ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకునే మీ సామర్థ్యాన్ని తనిఖీ చేస్తాయి లేదా బ్లూమ్స్ టాక్సానమీ యొక్క మూల స్థాయిలో నేర్చుకోవడం వంటివి మేము పిలుస్తున్న వాటిలో ఉత్తమంగా ఉండవచ్చు వారు ఏదో నేర్చుకున్న చోట వారు ఇచ్చిన పరిస్థితులకు సూత్రాన్ని వర్తింపజేయగలిగే ఉత్తమమైన వాటిని పునరుత్పత్తి చేయగలరు వారు పరిశోధనా లోకి వచ్చినప్పుడు వారు కూడా అంతిమ లక్ష్యాన్ని పరిశోధించాల్సిన అవసరం ఉంది మరియు బ్లూమ్స్ టాక్సానమీ లో కూడా అంతిమంగా ఉండేది సృష్టించడం కాబట్టి వారు ఏదో సృష్టించగలరని మీరు కోరుకుంటారు ఇప్పుడు ఇతర ఇంజనీరింగ్ లేదా సైన్స్ శాఖల మాదిరిగా విస్తృతంగా వర్గీకరించడం మీరు సైద్ధాంతిక పని లేదా ప్రయోగాత్మక పనిని కలిగి ఉండవచ్చు కాబట్టి సిములేషన్ లేదా సిద్ధాంతం చేయడానికి ప్రయత్నించే సైద్ధాంతిక వ్యక్తులతో సవాళ్ళ గురించి మాట్లాడుదాం అక్కడ గణితం తగినంత బలంగా లేదని మనకు అనిపిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరే అక్కడ గణితం తగినంత బలంగా లేదు ఎవరో చేపినట్టుగా మీకు గణితం వస్తే మీకు భౌతికశాస్త్రం సరిగ్గా వస్తే మిగిలినది గణితమే కానీ మిగిలిన గణితం చాలా బలంగా లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఇది చాలా ఉంది ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి విద్యార్థిగా మనం చూసేది ఏమిటంటే మనము స్టీరియో రకం సమస్యను ఇస్తే వారు పరిష్కరించగలరు కానీ ఒక పరిస్థితిని చూసి వారు సమస్యను రూపొందించి పరిష్కరించలేరు పరిశోధన శిక్షణ లో ఒక భాగం నేను అర్థం చేసుకున్నది కానీ వివిధ ప్రాంతాల నుండి పరస్పర సంబంధం కలిగి ఉండటం మరియు అదే సమస్యను వర్తింపజేయడం అనేది మేము కనుగొన్న విషయం విద్యార్థులు దానిని కొంచెం కనుగొంటున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కష్టం ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కష్టం మరియు సవాలు ప్రోగ్రామింగ్లో కూడా ప్రజలు మీకు తెలిసిన ప్రోగ్రామ్తో C ప్రోగ్రామ్ను ఎలా రాయాలో తెలుసు లేదా మీకు తెలిసిన ఈ రోజుల్లో మాట్ ల్యాబ్ కోడ్ కావచ్చు మీకు తెలిసిన 15 పంక్తుల లో రాయగలిగే దానిని 100 పంక్తులలో రాస్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ 15 పంక్తులు సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి స్మార్ట్ మ్యాథమెటికల్ ఆలోచన అనేది విద్యార్థులు ఇక్కడికి వచ్చినప్పుడు వారు అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మరియు ప్రయోగాత్మక నైపుణ్యాలకు సంబంధించినంతవరకు కొంతవరకు వారి సమస్య కాదు మీకు తెలుసు వారు ఎక్కువగా పరికరాల నిర్వహణలో శిక్షణ పొందలేదు నేను శిక్షణ పొందినట్లు చెప్పినప్పుడు మేము పరిశోధనా స్థాయి పరికరాల గురించి మాట్లాడటం లేదు మనం ఓసిల్లోస్కోప్స్ వంటి సాధారణ విషయాల గురించి మాట్లాడుతున్నాము మళ్ళీ నేను చెప్పినట్లుగా ఇది కొంతవరకు వారి తప్పు వల్ల కాదు కానీ వారు అవకాశం పొందినప్పటికీ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవగాహన లేకపోవడం ప్రొఫెసర్ దీపా వెంకటేష్ అవును అవగాహన లేకపోవడం చాలా కళాశాలలు బహుశా 4 లేదా 5 మంది ని 1 పరికరం పై పనిచేయిస్తుంటారు వారిలో కొందరు వాస్తవానికి దీనిని ఉపయోగిస్తారు మరియు వారిలో కొందరు దీనిని ఉపయోగించకపోవచ్చు కాబట్టి విద్యార్థికి నేను ఇచ్చే ఏకైక సలహా ఏమిటంటే వారికి అవకాశం లభిస్తే వారు వెళ్లి ప్రయోగాలు చేసి ప్రయత్నించాలి మరియు ఆ ప్రయోగాత్మక నైపుణ్యం మనకు ఏదో ఒకటి ఇది ప్రయోగాత్మక నైపుణ్యం కూడా కాదు ప్రయోగాత్మక జ్ఞానం అనేది ప్రయోగం నడుస్తున్నప్పుడు పాదాలపై ఆలోచించే విషయం మా విద్యార్థులు పెద్ద సవాలుగా భావిస్తున్న విషయాలు ఇవి ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న మూడవ అతిపెద్ద సవాలు యజమానత్వము లేకపోవడం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ యజమానత్వము లేకపోవడం చేసిన ఒక నిర్దిష్ట ప్రయోగానికి లేదా ఒక నిర్దిష్ట పరికరానికి యజమానత్వము లేకపోవడం ఈ మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు ఫోటోనిక్స్ చాలా పరికరాలు మీకు భారీ సౌకర్యాలను కలిగి ఉంటాయి మరియు శిక్షణ పొందగల దేనికన్నా నైతిక సంస్కృతి ఎక్కువ అని నేను అనుకుంటున్నాను మీరు ఒక ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది విద్యార్థులు ఇది ఒక కళాశాల లాంటిదని భావిస్తారు నేను ఉదయం వెళ్లి సాయంత్రం వస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ ప్రతిదీ మూసివేయండి నా ఉద్యోగం ముగిసింది కానీ అది మారాలని నేను అనుకుంటున్నాను మరియు అవి పొందడం ప్రారంభించాలి వారు పరికరాలతో ఏకీకృతం కావాలి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే పరిశ్రమ దృక్పథం నుండి దీనిని చూద్దాం కాబట్టి మాస్టర్స్ డిగ్రీ ముఖ్యంగా ఎంఎస్ లేదా పిహెచ్డి డిగ్రీ పరిశోధన ఆధారిత డిగ్రీ చేసినప్పుడు వ్యక్తి విద్యార్థి ఒక విధమైన చిన్న రంగంలో నిపుణుడిగా మారుతున్నారని ఈ అవగాహన ఎప్పుడూ ఉంటుంది మరియు తరచుగా MS పీహెచ్డీ ప్రాజెక్టులు కూడా వారి సమయానికి కొంచెం ముందు ఉండవచ్చు మీ పరంగా మీకు తెలుసు ఎందుకంటే అవి నిజంగా కొన్ని సరిహద్దులను నెట్టివేస్తున్నాయి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వారు పనిచేస్తున్న కొన్ని రంగాలు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ లేకపోతే మీరు ప్రచురించలేరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును కాబట్టి ఆ సందర్భంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పీహెచ్డీ విద్యార్థులు సాంప్రదాయకంగా చేసే పనులపై పరిశ్రమ ఏ స్థాయిలో ఆసక్తి చూపుతుంది పరిశ్రమలు అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పుడు అదే సమయంలో కూడా గ్రహించడానికి సిద్ధంగా ఉన్న రంగాలు ఉన్నాయా ప్రొఫెసర్ దీపా వెంకటేష్ ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మనం చేసే ప్రాజెక్టుల స్వభావం చాలా ఉంది వాస్తవానికి ఉన్నాయి పరిశ్రమ పట్ల ఆసక్తి లేని కొన్ని రంగాలు ఉన్నాయి ఉదాహరణకు క్వాంటం కమ్యూనికేషన్ సరియైనది అని కూడా చెప్పనివ్వండి లేదా ఉదాహరణకు క్వాంటం కంప్యూటర్ ఇది పరిశ్రమ లేని చోట కాదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ప్రస్తుతం ఆసక్తి ఉంది అవును సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ లేదు ఎక్కువ డబ్బు ఖర్చు చేయరు సరియైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కానీ అలాంటి కొన్ని రంగాలు ఉన్నాయి కానీ మనం మాట్లాడుతున్న చాలా రంగాలు ఈ గ్రిడ్లు సరియైనది నా ఉద్దేశ్యం దాని ఫలితాన్ని కోరుకునేది పరిశ్రమ సరియైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమ వైర్లెస్ సిస్టమ్స్లో మనం చేస్తున్న అనేక విషయాల కోసం ఎదురుచూస్తోంది మనం చేసే కొన్ని విషయాలు ప్రమాణాలతో అభివృద్ధి చెందుతాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరే ప్రజలు ఇక్కడ చేసే పని వారు ప్రమాణాలలో పాల్గొంటారు కానీ విద్యార్థికి సంబంధించినంతవరకు నేను పీహెచ్డీ అనుకుంటున్నాను ఒకసారి మీరు పీహెచ్డీ పొందినప్పుడు నా ఉద్దేశ్యం మీరు ఎప్పుడు పీహెచ్డీ పొందుతారు మీరు ఒక క్రొత్త అంశాన్ని గ్రహించగలిగితే ఒక నిర్దిష్ట సహేతుకమైన సమయంలో నేను అనుకుంటున్నాను పరిశ్రమకు ఒక నిర్దిష్ట అవసరం ఉంది పిహెచ్డి ఉన్న ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు ఆ అంశాన్ని గ్రహించి తగిన సమయం ఇచ్చిన పరిష్కారాన్ని అందించగలరు వారు వాస్తవానికి చేసిన దానితో ఇది నేరుగా సంబంధం కలిగి ఉండవలసిన అవసరం లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి వారు పీహెచ్డీతో గ్రాడ్యుయేట్ అయినప్పుడు అది నేరుగా దేనికి సంబంధించినది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వారి స్పెషలైజేషన్ రంగం ఏమిటి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ స్పెషలైజేషన్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఆ సందర్భంలో వాస్తవానికి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని ఎంఎస్ మరియు పిహెచ్డి విద్యార్థులు సాధారణంగా ఏ విధమైన స్థానాలను చూస్తున్నారు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ చాలా మంది ఎంఎస్ విద్యార్థులు పీహెచ్డీకి పీహెచ్డీ విద్యార్థులు పోస్ట్ డాక్ కోసం వెళతారు కానీ పరిశ్రమలో కూడా ఎక్కువ మంది ఈ విద్యార్థులు ఉన్నారని చెప్పారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ వారు ఉద్యోగం చేస్తారు ఉదాహరణకు మా విద్యార్థి యొక్క ఫోటోనిక్స్ బృందం నుండి 1 విద్యార్థి వెళ్ళాడు వాస్తవానికి నా విద్యార్థి పీహెచ్డీ తర్వాత ఒక పరిశ్రమకు వెళ్లాడు అతను తేజస్ నెట్వర్క్స్ అనే కమ్యూనికేషన్ సంస్థచే గ్రహించబడ్డాడు అది స్వచ్ఛమైన కమ్యూనికేషన్ సంస్థ అయితే అతని ప్రాజెక్ట్ ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెస్లో ఉంది దీనికి బహుశా 10 సంవత్సరాలు ఉండవచ్చు నా పీహెచ్డీలో అతను అమలు చేసిన ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెసర్ గురించి నేను ఆలోచించలేను అంటే వచ్చే 10 సంవత్సరాలు పరిశ్రమలో అమలు చేయబడుతోంది అది జరగడం నేను చూడలేను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కానీ మీకు తెలుసా ఆ సమయంలో మీరు అభివృద్ధి చేసే నైపుణ్యం మీకు తెలుస్తుంది అతను తేజస్ నెట్వర్క్స్లో స్థానం పొందాడు ఉదాహరణకు GE లో స్థానం పొందిన మరొక విద్యార్థి ఉన్నారు నా ఉద్దేశ్యం కొన్ని ప్రధాన రంగాలు ఉన్నాయి మళ్ళీ ఇవి నేరుగా వారి పీహెచ్డీ సమస్యకు సంబంధించినవి కావు కోర్సులు ఉన్నాయి వారి మాస్టర్స్ లేదా పిహెచ్డి తరువాత వారు తమ సొంత స్టార్ట్ అప్లను కలిగి ఉన్నారు ప్రజలు ఉదాహరణకు ప్రారంభించారు సౌర ఎలక్ట్రానిక్స్ సేంద్రీయ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటిల్లో కొన్ని విద్యార్థి సమూహాలు స్టార్ట్ అప్లను కలిగి ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచించే వివిధ అవకాశాలు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కొన్ని విషయాలు అధ్యాపకుల వీక్షణను చెప్పండి విద్యార్థికి సంబంధించి ఏమి జరుగుతోంది కనీసం వారి విద్యార్థి జీవితంలో ఒక పరిశోధనా పండితుడిగా MS లేదా PhD విద్యార్థిగా మరియు ఆ తరువాత వారి ప్రారంభ క్యారియర్ కూడా కావచ్చు పరిశోధనలో మీరు విజయాన్ని కొలిచే ఇతర మార్గాలు ఏవి మీకు తెలిసినవి కాకుండా సాంప్రదాయకంగా ప్రజలు ప్రచురణల గురించి మాట్లాడతారు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇది ఖచ్చితంగా మనం ఇంకా చూస్తూనే ఉంటాం కానీ మీరు విద్యార్థులను చూసి మరియు మీకు తెలుసని భావించే వేరే మార్గం ఉందా వాస్తవానికి మీకు తెలిసిన ఈ విద్యార్థి వేరొకరితో పోలిస్తే పరిశోధకుడిగా పెరుగుతున్నారా ప్రొఫెసర్ దీపా వెంకటేష్ ఖచ్చితంగా ప్రతి పరిశోధనా మార్గదర్శిని చెప్పకుండానే నేను భావిస్తున్నాను మీరు ఎప్పుడు మీ విద్యార్థిని గ్రాడ్యుయేషన్ కోసం ఎప్పుడు సిద్ధం చేస్తారు మరియు విద్యార్థి మీకు గైడ్ గురించి ఆలోచించని ఆలోచనలను ఇవ్వగలుగుతారు విద్యార్థి స్వతంత్రంగా అనేక మార్గాలతో తాను సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తాడు కొన్ని విషయాలను రుజువు చేస్తాడు మీరు విజయాన్ని ఇలా కొలుస్తారు అని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ మరియు అది ఖచ్చితంగా లెక్కించే మార్గం మీ పేటెంట్లు మీ పేపర్లు మీరు కలిగి ఉన్న సైటేషన్ సంఖ్య కొన్ని సంవత్సరాలుగా వస్తాయి కానీ కొలత నేను భావిస్తున్నాను తక్షణ కొలత అధ్యాపకులు మరియు విద్యార్ధి మధ్య చర్చ ద్వారా చాలా లెక్కించదగినది కాదు విద్యార్థి ఆలోచనలను ఇవ్వడానికి లేదా మనకు కొత్త ఆలోచనలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేము వారికి ఆలోచనలను ఇవ్వడం కంటే అది విజయానికి కొలమానం అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి మీకు తెలిసిన మరింత ప్రాపంచిక గమనికపై విద్యార్థులు నేను కనీసం ఒక పరిశోధనా పండితుడిగా అర్థం చేసుకున్నాను పరస్పర చర్య చాలా ముఖ్యమైన విషయం ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వారు గ్రూప్ లోని ఇతర వ్యక్తులతో ఎంత బాగా సంభాషిస్తారు వారు గైడ్తో ఎంత బాగా మరియు ఎంత తరచుగా పరస్పరం చర్చిస్తుంటారు మీ దృష్టిలో విద్యార్థులు తమ సలహాదారుని ఎంత తరచుగా కలుసుకోవాలి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి 2 విషయాలు ఉన్నాయి మీరు 2 విషయాలను ఎత్తి చూపారు తోటి సమూహంతో పరస్పర చర్య మరియు గైడ్తో పరస్పర చర్య ఫోటోనిక్స్ సమూహంలో మనం ఏర్పాటు చేసినవి గైడ్ నుండి గైడ్ కు మార్పులు ఉంటాయి కనీసం వారానికి ఒకసారి అయినా కలవాలని చెప్పాము ఎక్కువసార్లు విద్యార్థి సలహాదారుడిని కలుస్తున్నాడు అంటే సలహాదారుని మీద ఆధారపడి ఉంటాడని అర్ధం మరియు తక్కువసార్లు కలవడం వల్ల విద్యార్థి తన మార్గం లో కాకుండా వేరే మార్గం లో వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వారానికి ఒకసారి అని మేము నమ్ముతున్నాము కానీ మనం మరింత ముఖ్యంగా నొక్కిచెప్పేది ఏమిటంటే వారి తోటివారితో పరస్పర చర్య మరియు తోటివారి పరస్పర చర్యను బలవంతం చేసే విషయాలలో ఒకటి మీకు తెలుసు ఇది చాలా పెద్ద సమూహం సుమారు 6 మంది అధ్యాపకులు ఉన్నారు మనలో 6 మంది కలిసి పనిచేస్తున్నారు అది అలాంటి పరిశోధనా బృందం అయితే ఆ రకమైన ఏర్పాటును భరించగలిగితే మంచి విషయం ఏమిటంటే వారు పీర్ సెమినార్లను నిర్వహించడం ఇది ఒక చిన్న అంశంపై కావచ్చు దీనికి అధ్యాపకులు సాధారణంగా ఆహ్వానించబడరు ఇది మీకు తెలిసిన పరిశోధనా పత్రం యొక్క చర్చ కావచ్చు పీర్ లెర్నింగ్ చాలా విలువైనది మేము ముఖ్యంగా కొన్ని విభాగాలలో అధిక ఇంటర్ డిసిప్లినరీగా భావిస్తున్నాము కాబట్టి విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడటం ఒకరికొకరు ప్రెజెంటేషన్లు ఇవ్వడం సీనియర్స్ తోటివారి నుండి ఇన్పుట్లను పొందడం చాలా ముఖ్యం అని నా అభిప్రాయం అప్పుడు వారానికి ఒకసారైనా సలహాదారునితో సమావేశంలో పాల్గొనవచ్చు అది నేను చెప్పేది మరియు విద్యార్థులు ఇతర చర్చలకు హాజరు కావాలని నేను కూడా చెప్తాను సంబంధిత రంగం నుండి ఇతర చర్చలు వేర్వేరు విభాగంలో కలిసి ఉండవచ్చు కానీ అది వారి పరిశోధనా పనికి కొంత సంబంధం కలిగి ఉంది అది సంబంధం లేకపోయినా ఆ చర్చలకు హాజరుకావడం మంచిది నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు నేర్చుకుంటారు మరియు ఇతరులు తమ స్వంత పనికి ఏమి చేస్తున్నారో వారు వర్తింపజేస్తారు కాబట్టి వారికి ఆ పెద్ద దృష్టి లేదా పెద్ద దృశ్యం ఉండాలి ఆ విషయాల పై దృష్టి ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నేను ఒక విధమైన ముగింపుగా చెబుతాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్లో చేరాలని మీకు ఆకాంక్షించే విద్యార్థికి మీరు ఇచ్చే సలహా ఏమిటి ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కాబట్టి మేము ఎక్కువగా కవర్ చేసాము ఒకటి వారి గణితం పై వారు పని చేయాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ సరే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు ఏ రంగాలో పనిచేయాలనుకుంటున్నారు ఇది VLSI తో ఏదైనా చేయవలసి వస్తే లేదా నా ఉద్దేశ్యం అది ప్రాథమికంగా మీ భౌతిక శాస్త్రం మరియు గణితం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ దీపా వెంకటేష్ భౌతిక శాస్త్రం మరియు గణితం పై బాగా పని చేయండి పరిశోధన అనేది కాలపరిమితి లేని కార్యక్రమం కాదని ఆలోచన కూడా ఉంది సలహాదారు కు పరిష్కారం లేదు సలహాదారుని సమస్యకు పరిష్కారం ఉంటే విద్యార్థి అవసరం లేదు సలహాదారు ప్రతి సమస్యకు పని చేయవచ్చు కాబట్టి సలహాదారుని నుండి తుది సమాధానం ఆశించవద్దు ఇది బహుశా లక్ష్యం కూడా చాలా స్పష్టంగా లేదు సమస్య మాత్రమే స్పష్టంగా ఉంది సరియైనది కాబట్టి అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు మరింత సహనానికి మరియు ఆ రకమైన స్వభావాన్ని కలిగి ఉండాలి మళ్ళీ ఇతరులతో మాట్లాడండి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి సమస్యలు ఏమిటి వారు ఆ రకమైన సమస్యలను ఎలా పరిష్కరించారు మీకు తెలుసా బోధన సహాయపడుతుంది వీలైతే ప్రోయాక్టివ్ టీచింగ్ అసిస్టెంట్గా ఉండండి ఎందుకంటే మీరు కొన్ని విషయాలు నేర్పడానికి ప్రయత్నించినప్పుడు మీరు అనుబంధం పొందుతారు మరియు మీ కొన్ని పరిశోధన సమస్యలు పరిష్కరించబడతాయి దానికి డాక్యుమెంటరీ ఆధారాలు లేవు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ దీపా వెంకటేష్ కానీ బోధన పరిశోధనకు సహాయపడుతుందని మరియు పరిశోధన బోధనకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ప్రయత్నించండి మరియు నేర్పండి మరియు మీ గణితం మరియు భౌతిక శాస్త్రాన్ని సరిగ్గా పొందండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది మాతో పాల్గొనందుకు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ దీపా వెంకటేష్ ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది ప్రొఫెసర్ దీపా వెంకటేష్ అవును ధన్యవాదాలు